ప్రాథమిక క్వరీ మరియు విలక్షణమైన ప్రాథమిక క్వరీ యొక్క నిర్మాణం SELECT FROM WHERE చాలా ప్రసిద్ధం మరియు మీరు ఏమి ఎంచుకోవచ్చు మీరు అట్ట్రిబ్యూట్ సెట్ ని ఎంచుకోవచ్చు మరియు మీరు పట్టికల సమితి నుండి ఎంచుకోవచ్చు మరియు మీరు ఒక సమితిని పేర్కొనవచ్చు అంటే మీరు ఒక అంచనాను పేర్కొనవచ్చు ఇప్పుడు మనం దీనిని ఒక్కొక్కటిగా చూద్దాం ఇవి అట్ట్రిబ్యూట్ లు ఇవి రిలేషన్ లు మరియు ఇది ఒక ప్రెడికేట్ దీని అర్థం ఏమిటి దీని అర్థం మనము r1 r2 నుండి rm వరకు కార్టిసియన్ ప్రొడక్ట్ నుండి ఎంచుకోవాలనుకుంటున్నాము అంటే మనం మొదట ఈ r1 ని rm కు చేస్తాము మరియు ఈ P చెల్లుబాటు అయ్యే టపుల్స్ మాత్రమే ఎంచుకోండి వాటి యొక్క అన్నిఅట్ట్రిబ్యూట్ లను అవుట్పుట్ చేయడం లేదు మనము A1 నుండి An అట్ట్రిబ్యూట్లను మాత్రమే అవుట్పుట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి దాని యొక్క ముఖ్యమైన అర్థం అది మనము సంబంధిత రిలేషనల్ ఆల్జీబ్రా క్వరీ ను వ్రాస్తే ఈ క్రింది విధం గా ఉంటుంది మొదట చేసినది r1 కాబట్టి క్రాస్ ప్రొడక్ట్ తీసుకోబడింది అప్పుడు మనము దానిపై P షరతును వర్తింపజేస్తాము మరియు తర్వాత మనము ఈ ప్రత్యేక అట్ట్రిబ్యూట్లను మాత్రమే ఎంచుకుంటాము కనుక ఇది సమానమైన రిలేషనల్ ఆల్జీబ్రా క్వరీ అవుతుంది ఇప్పుడు కొన్ని విషయాలు ఏమిటంటే వీటన్నింటి యొక్క స్కీమా ఫలితం తప్పనిసరిగా A1 An కాబట్టి అది ప్రొడ్యూస్ చేసే స్కీమా అవుతుంది కనుక ఇది ఒక కొత్త పట్టికను ప్రొడ్యూస్ చేస్తుంది ఇక్కడ ఆ అట్ట్రిబ్యూట్ల పేర్లు A1 నుండి An వరకు ఒకటి P ని వదిలేస్తే నంబర్ 2 P డిఫాల్ట్ గా నిజం కాబట్టి P అయితే మీరు WHERE వదిలేస్తే అప్పుడు P అనేది నిజం ముఖ్యంగా ప్రతిదీ సెలెక్ట్ చేయబడుతుంది మరియు మీరు ఒక రిలేషన్ ను మాత్రమే SELECT ఎంచుకోవచ్చు ఆపై అట్ట్రిబ్యూట్ ను ఎంచుకోవడానికి ప్రత్యేక సింటాక్స్ ఉంటుంది మీరు SELECT అని చెప్పవచ్చు అంటే అన్ని అట్ట్రిబ్యూట్ లను ఎంచుకోవడం ఇది అన్ని అట్ట్రిబ్యూట్లను సూచిస్తుంది మరియు P విలువ 1 అయితే అది నిజం ఇప్పుడు SQL అనేది రిలేషనల్ ఆల్జీబ్రా మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుందని మనము చెబుతున్నాము అయితే SQL కి రిలేషనల్ ఆల్జీబ్రాకు ఉన్న పెద్ద తేడా ఏమిటంటే SQL అనేది మల్టీ సెట్ SQL సంబంధాలు మల్టీ సెట్లు ఇది చాలా ముఖ్యమైన విషయం మల్టీ సెట్ అంటే ఏమిటి ఇది కేవలం ఒక సెట్ లాగా ఉంటుంది కానీ ఒక ఎలిమెంట్ పునరావృతం కావచ్చు కనుక ఇది టపుల్స్ బ్యాగ్లు ఒక నిర్దిష్ట టపుల్ ఒక SQL క్వరీలో ఒకటి కంటే ఎక్కువసార్లు కనిపించవచ్చు ఇది మంచిది రిలేషనల్ ఆల్జీబ్రా లో ఇది సమితి ఇది ఖచ్చితంగా సమితి ఇది ఒక టపుల్ని ఒకటి కంటే ఎక్కువసార్లు ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించదు కానీ SQL లో డిఫాల్ట్గా ఇది మల్టీ సెట్ కనుక ఇది మల్టీ టపుల్స్ని ఎంచుకోవచ్చు మల్టీ సెట్ ఉదాహరణ పాయింట్ని మళ్లీ హైలైట్ చేయడానికి మల్టీ సెట్ ఉంటుంది ఎందుకంటే ఎలిమెంట్ A ఒకటే అయినప్పటికీ అది పునరావృతమవుతుంది మరియు ఇది కి ఈక్వివలెంట్ కాదు ఇది A B కి సమానం కాదు అయితే ఇది A B A కి సమానం ఎందుకంటే సెట్ ఆర్డర్ పట్టింపు లేదు కనుక ఇది మల్టీ సెట్ కాబట్టి ఈ కీవర్డ్ DISTINCT ని పేర్కొనడం ద్వారా SQL ఒక రిలేషనల్ ఆల్జీబ్రా లాగా ప్రవర్తించవచ్చు కాబట్టి విభిన్నమైనదాన్ని ఎంచుకోమని ఒకరు చెబితే ఈ విభిన్నమైనది తప్పనిసరిగా దీనిని ఒక సెట్గా చేస్తుంది మరియు మల్టీ సెట్ని కాదు మరియు ఈ విభిన్నానికి వ్యతిరేకం అన్నింటినీ మల్టీ సెట్ చేస్తుంది కాబట్టి అన్నీ డిఫాల్ట్గా ఉంటాయి కాబట్టి మనము ఈ నిర్మాణాలలో ప్రతి ఒక్కటి SELECT FROM WHERE తరువాత కొంత వివరంగా చర్చిద్దాము మనము ఇంతకు ముందు ఉపయోగించిన అదే బ్యాంకింగ్ ఉదాహరణను ఉపయోగిస్తాము ఒక బ్రాంచ్ కు బ్రాంచ్ పేరు బ్రాంచ్ సిటీ మరియు అసెట్స్ అనే అదనపు అట్ట్రిబ్యూట్ ఉంది ఇది బ్రాంచ్లోని మొత్తం అసెట్స్ ల మొత్తం కస్టమర్కు నేమ్ మరియు సిటీ ఉంది అకౌంట్ కు అకౌంట్ నంబర్ ఉంది అది ఏ బ్రాంచ్లో ఉంది మరియు సంబంధిత బ్యాలెన్స్ మరియు లోన్ కి లోన్ నంబర్ బ్రాంచ్ నేమ్ మరియు అమౌంట్ ఉంటుంది డిపాజిటర్ కస్టమర్ నేమ్ మరియు అకౌంట్ నంబర్ మరియు రుణగ్రహీత కస్టమర్ నేమ్ మరియు లోన్ నంబర్ కలిగి ఉంటారు మనం కొన్ని ఉదాహరణలను చూద్దాం ముందుగా మనం అన్ని బ్రాంచ్ లను ఎంచుకోవాలనుకుందాం అక్కడ మనము ABC సిటీ నుండి అన్ని బ్రాంచ్ లను ఎంచుకోవాలనుకుంటున్నాము కాబట్టి మనము దానిని ఎలా చేస్తాము కాబట్టి చాలా సరళంగా మనము అన్ని బ్రాంచ్ లను ఎంచుకోవాలనుకుంటున్నాము SELECT bname FROM branch WHERE bcity "ABC" ఇది సిటీ ABC నుండి అన్ని బ్రాంచ్ లను ఎంచుకుంటుంది దాన్ని సరిచేయడానికి కనుక ఇది బ్రాంచ్ సిటీ మరియు ఇది ఒక ఈక్వాలిటీ ఆపరేటర్ ఇది స్ట్రింగ్ లో ABC అని చెబుతుంది ఇప్పుడు మనము కేవలం బ్రాంచ్ నేమ్ ను కోరుకోవడం లేదని అనుకుందాం మాకు అసెట్స్ కూడా కావాలి కానీ మాకు అసెట్స్ పైసా పరంగా లేదా ఏమైనా అక్కరలేదు అనుకుంటే మరి కొన్ని ఇతర అరిథిమాటిక్ ఆపరేషన్స్ పరంగా మాకు ఇది కావాలి కాబట్టి మనం కేవలం అసెట్స్ ను 100 ద్వారా చెప్పవచ్చు లేదా అది ముఖ్యం కానప్పటికీ ఎంచుకున్న విషయంపై ఏ అరిథిమాటిక్ ఆపరేషన్ అయినా చేయవచ్చు కాబట్టి ఇది సెలెక్ట్ చేయడానికి ఒక మార్గం కానీ మరియు ముఖ్యంగా బ్రాంచ్ మొదలైనవి మొదలైనవి మరియు ఇప్పుడు రెండు టేబుల్స్ నుండి ఏదైనా ఎలా ఎంచుకోవాలో కొన్ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉదాహరణలకు వెళ్దాం మనం ఇలా చేస్తే మనం దీనిని కేవలం వ్రాస్తే SELECT FROM depositor account తరువాత ఏమి జరుగుతుంది మార్గం ద్వారా ఇది ఒక ఆసక్తికరమైన అంశం ఇది ఎంచుకోవడం మరియు తప్పనిసరి అని గమనించాలి కానీ WHERE వదిలివేయ వచ్చు మనం where తప్పిస్తే అది తప్పనిసరిగా where నిజం అని అర్థం కాబట్టి అన్ని టపుల్స్ ఎంపిక చేయబడ్డాయి SELECT FROM depositor account అని మనం చెబితే ఇది ఈ రెండింటి యొక్క కార్టీసియన్ ప్రొడక్ట్ అవుతుంది కాబట్టి ఇది డిపాజిటర్ మరియు అకౌంట్ యొక్క కార్టీసియన్ ప్రొడక్ట్ మరియు తప్పనిసరిగా డిపాజిటర్ మరియు అకౌంట్ లో ఉండే ప్రతి టపుల్ అప్పుడు అన్ని విలువలు ఎంపిక చేయబడతాయి ఇప్పుడు డిపాజిటర్ మరియు అకౌంట్ రెండింటికీ ఈ అట్ట్రిబ్యూట్ పేరు ano ఉంది కాబట్టి చివరకు అది ఎలా చూపబడింది వాస్తవానికి అది ఎలా ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే ano విషయం ఏమిటి అంటే ఇది పేరు యొక్క క్లాష్ మరియు ఇది అస్పష్టంగా ఉంది కాబట్టి అకౌంట్ నంబర్లలో ఒకదానిపై ఏదైనా చేయాల్సి వస్తే దానిని పేర్కొనవలసి ఉంటుంది ఉదాహరణకు మాకు డిపాజిటర్ అకౌంట్ నంబర్ మాత్రమే కావాలంటే మనం చేయాల్సిందల్లా దీనికి బదులుగా ఇది మనం చేయాల్సి ఉంటుంది మీరు depositor డాట్ కాబట్టి ఇది డాట్ ఆపరేటర్ ano depositor ano ను ఎంచుకోండి మరియు బాలన్స్ మొదలైన వాటిని కూడా ఎంచుకోవాలను కుంటున్నాము కాబట్టి depositor ano అంటే ఇప్పుడు మనము డిపాజిటర్ కాలమ్ నుండి ano ని మాత్రమే ఎంచుకుంటున్నాము మరియు మనము ఈ క్వరీను వ్రాస్తే మీరు చూడగలిగినట్లుగా ఈ క్వరీ ఇది కార్టీసియన్ ప్రొడక్ట్ క్వరీ ఇది అంతగా ఉపయోగపడదు మనం ఇంతకు ముందు చూసిన జాయిన్ కావాలి కాబట్టి మనం జాయిన్ను ఎలా పేర్కొనాలి మళ్లీ జాయిన్ అనేది ఒక ఈక్వాలిటీ జాయిన్ కాబట్టి మనం అకౌంట్ ano డిపాజిటర్ ano అని పరిగణించాలి కాబట్టి మనము ano ano చేయాలి ఇప్పుడు ఇది ఏమాత్రం అర్ధం కాదని మీరు చూడవచ్చు ఇది అస్పష్టంగా ఉంది కాబట్టి మనం చెప్పేది ఏమిటంటే మనము దీనికి అర్హత సాధించాలి పునరావృతమయ్యే అట్ట్రిబ్యూట్ ఉన్నప్పుడల్లా అది ఏ పట్టిక నుండి వస్తుందో దానితో మీరు అర్హత పొందాలి కాబట్టి depositor ano account ano అని చెప్పండి మరియు దీన్ని ఎంచుకోవడానికి అదే మార్గం ఫైన్ కాబట్టి అది పని చేసే విధానం ఇది ముఖ్యం ఇది జాయిన్ యొక్క మార్గం మరియు తరువాత జాయిన్ యొక్క ఉదాహరణను చూస్తాము మరియు ఇప్పుడు ఏమి జరుగుతుందంటే ఇంకా కొన్ని విషయాలు ఏమిటంటే ఈ depositor ano ఇది మరింత ఉపయోగించడానికి చాలా వికృతమైన పేరు SQL ఒక రీనేమ్ ఆపరేటర్ని అనుమతిస్తుంది కాబట్టి మీరు depositor ano కు బదులుగా చెప్పవచ్చు మీరు depositor ano లో జోడించవచ్చు aid అని పరిగణించండి కాబట్టి చివరకు ఎన్నుకోబడేది aid మరియు balance టేబుల్ కాబట్టి ఇది aid మరియు balance తో కూడిన టేబుల్ ఎందుకంటే depositor ano పేరు మార్చబడింది కాబట్టి 'as' ఆపరేటర్ తప్పనిసరిగా రీనేమ్ కోసం ఇది as aid రీనేమ్ ఆపరేటర్ మరియు depositor పేరు కూడా మార్చవచ్చు కాబట్టి మనము పైన పేర్కొన్న క్వరీ ను ఈ క్రింది పద్ధతిలో వ్రాయవచ్చు ఒక రిలేషన్ పేరు మార్చబడింది అది నేరుగా ఇక్కడ ఉపయోగించవచ్చు కాబట్టి మళ్లీ మీరు depositor as d గా పేరు మార్చవచ్చు మరియు ఇక్కడ మరియు అన్నిచోట్లా d ano మరియు d ano అని చెప్పవచ్చు అది కూడా చేయవచ్చు కాబట్టి ఇది రీనేమ్ రీనేమ్ అనేది నేమ్స్పేస్ని తగ్గించడానికి ఒక మార్గం మాత్రమే కాదు క్లాష్ లేదా మొదలైనవి కేవలం సౌకర్యవంతమైన మార్గం మాత్రమే కాదు కొన్నిసార్లు ఇది అవసరం మరియు ఇది అవసరమైన చోట ఇక్కడ ఒక ఉదాహరణ చుడండి ఇప్పుడు దీనికి DEF పేరుతో ఉన్న బ్రాంచ్ ల నుండి branches ను కనుగొనడం అవసరం ఇది కొంచెం క్లిష్టమైన క్వరీ కానీ దీనిని ఈ క్రింది పద్ధతిలో విభజించవచ్చు నేను ఈ క్వరీ కు సమాధానం వ్రాస్తాను మరియు ఇది ఎలా చేయవచ్చో స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి మీరు అన్ని బ్రాంచ్ ల పేర్లను కనుగొనాలనుకుంటున్నారని select చేసుకోండి కాబట్టి మనకు అవసరమైన bname కొంత పేరు ఉంది వాస్తవానికి అక్కడ మనకు అవసరమైన బ్రాంచ్ ఉంది ఇప్పుడు ఎక్కడ భాగం కాబట్టి మనకు ఏమి కావాలి మనకు బ్రాంచ్ కావాలి ఆ బ్రాంచ్ యొక్క bname DEF అనే బ్రాంచ్ కంటే ఎక్కువ అసెట్స్ ఉన్న బ్రాంచ్ అయి ఉండాలి కాబట్టి మనము ఏమి చేస్తాము మనకు ఇక్కడ రెండు బ్రాంచ్ లు అవసరం ఎందుకంటే మాకు బ్రాంచ్ రిలేషన్ నుండి రెండుసార్లు ఉన్న బ్రాంచ్ లు అవసరం మరియు ఇప్పుడు ఇది సమస్య ఇప్పుడు రెండూ బ్రాంచ్ లుగా ఉన్నాయి కాబట్టి మనము దానిని ఎలా చేస్తాము మనము రెండింటినీ బ్రాంచ్గా ఉపయోగించలేము మనం పేరు మార్చాలి మనము మొదటి బ్రాంచిని T గా మరియు రెండవ బ్రాండ్ S గా పేరు మార్చుకుందాం మాకు T నుండి బ్రాంచ్ కావాలి ఇక్కడ T assets ఇది తప్పనిసరిగా S assets కంటే ఎక్కువ ఉండాలి మరియు S bname బ్రాంచ్ పేరు DEF కాబట్టి ముందుగా ఈ ప్రశ్నను విశ్లేషిద్దాం కాబట్టి ఉన్నాయి మనము ఇక్కడ మరియు ఇక్కడ రెండుసార్లు బ్రాంచిని ఎంచుకుంటున్నాము ఒకటి T గా పేరు మార్చబడింది ఒకటి S గా పేరు మార్చబడింది మరియు ఇది అవసరం పేరు మార్చకుండా ఇది పనిచేయదు ఎందుకంటే రెండూ బ్రాంచ్ లు మరియు మనము ఈ బ్రాంచ్ రిలేషన్ నుండి అన్నింటినీ ఎంచుకోవాలనుకుంటున్నాము దాని అసెట్స్ S కంటే ఎక్కువగా ఉండాలి కానీ ఎలాంటి S ఆ S బ్రాంచ్ పేరు DEF ను మాత్రమే ఉండాలి ఇది తప్పనిసరిగా బ్రాంచ్ యొక్కఅసెట్స్ ను ఎంచుకోవడానికి దీని పేరు DEF మరియు మనము అన్నింటినీ కోరుకుంటున్నాము అక్కడ అది ఎక్కువగా ఉంటుంది మరియు దానిని మాత్రమే ఎంచుకుంటుంది ఇది కొద్దిగా క్లిష్టమైన క్వరీ కు ఉదాహరణ మరియు రీనేమ్ యొక్క అవసరం మరియు ఒకే పేరు గల బ్రాంచ్ రెండుసార్లు ఉపయోగించబడుతుందనే వాస్తవాన్ని ఇది హైలైట్ చేస్తుంది అందుకే రీనేమ్ అవసరం కేవలం ఇప్పుడు మనం ఈ లోపల ఉన్నాము ఈ బ్రాంచ్ పేరు సమానంగా ఉంటుంది కొన్ని రకాల స్ట్రింగ్ ఆపరేషన్లును మనం నిర్వచించగలము కాబట్టి ఈ ఈక్వాలిటీ ఆపరేటర్ విలువ DEF కి సమానమని మనము చూస్తున్నాము అంటే ఇది ఖచ్చితంగా DEF కి సరిపోతుంది మీరు DEF లాగా కూడా చెప్పవచ్చు కాబట్టి ఎక్కడైనా ఇది శాతం DEF లాగా ఉంటుంది కాబట్టి శాతం తప్పనిసరిగా సబ్స్ట్రింగ్ కాబట్టి DEF పేరు ఉన్న ప్రతిచోటా అది ఎంపిక చేయబడుతుంది మరియు అలాంటి అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక dot ను చెప్పవచ్చు కాబట్టి మీరు dot DEF " DEF" లాగా చెప్పవచ్చు కాబట్టి dot అనేది ఒక నిర్దిష్ట క్యారెక్టర్ ను సూచిస్తుంది మరియు ఇక్కడ ఒక సాధారణ వ్యక్తీకరణ విషయం ఉంటుంది కనుక దీనిని తనిఖీ చేయవచ్చు రిలేషనల్ ఆల్జీబ్రా మరియు SQL గురించి మనము అధ్యయనం చేస్తున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవి సెట్లు లేదా మల్టీ సెట్లు కాబట్టి మనం SQL తో స్టిక్ అయి ఉందాము ఇవి మల్టీ సెట్లు కాబట్టి అంటే డిఫాల్ట్గా టపుల్స్ ఆర్డర్ చేయడం లేదు ఇప్పుడు ఇది నిజం కానీ కొన్నిసార్లు అవుట్పుట్ నిర్దిష్ట క్రమంలో ఉండాలి ఇప్పుడు మరోసారి గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మనముSQL లో ఒక క్వరీ ను అమలు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు దీని అవుట్పుట్ను చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఇప్పుడు వాస్తవానికి అవుట్పుట్ను ఎలా ఊహించాలి అవుట్పుట్ డేటాబేస్ ఇంజిన్ కోరుకునే ఏ క్రమంలోనైనా ఉంటుంది కానీ అవుట్పుట్ ఒక నిర్దిష్ట క్రమంలో ఉండాలని అనుకుందాం కాబట్టి మీరు వాస్తవానికి క్రమబద్ధీకరించవచ్చు కానీ అన్ని టపుల్స్ ఎంపిక చేసిన తర్వాత సార్టింగ్ జరిగిందని గుర్తుంచుకోండి మరియు ఇది కేవలం సార్టింగ్ అవుట్పుట్ కోసం మాత్రమే జరుగుతుంది దీనికి రిలేషనల్ ఆల్జీబ్రా మోడల్ లేదా SQL మోడల్లో దీనికి అసలు అర్ధం లేదు కాబట్టి ఆర్డర్పై మనము ఎలా చేయాలి కాబట్టి మీరు ORDER BY అని పిలవబడే నిర్మాణాన్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి అక్కడ ORDER BY ను నిర్మించండి అది టూపుల్స్ ఆర్డర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి మీరు SELECT cname FROM customer ORDER BY cname ఏదైనా ఎంచుకోండి కాబట్టి ఈ cname ఇప్పుడు డిఫాల్ట్గా ఆరోహణ క్రమంలో ఉంటుంది మీరు ఇంకేదైనా చేయాలనుకుంటే మీరు అవరోహణ అని చెప్పవచ్చు కాబట్టి డిఫాల్ట్గా ఇది ఆరోహణ అవుతోంది మీరు అవరోహణ క్రమంలో చేయడానికి desc ని కూడా జోడించవచ్చు ఇది ఒక రకమైన ఆపరేషన్ మరొక రకమైన ఆపరేషన్ సెట్ యూనియన్ మొదలైనవి చేయవచ్చు మరియు మీరు కూడా విభిన్నంగా చెప్పవచ్చు మొదలైనవి అన్నీ చేయవచ్చు కాబట్టి ఇది సెట్ ఆపరేషన్ మనము చేయాలనుకుంటున్న తదుపరి ముఖ్యమైన విషయం అగ్రిగేషన్ కాబట్టి అగ్రిగేషన్ చేయవచ్చు మళ్లీ అగ్రిగేషన్ చేయబడుతుంది కాబట్టి అగ్రిగేషన్ కాబట్టి ఐదు ఆపరేషన్లు ఉపయోగించడానికి అనుమతించబడతాయి అవి average min max sum and count కాబట్టి ఇవి ఐదు అగ్రిగేషన్ చేయగలిగే ఆపరేషన్లు మరియు ఇలాంటి క్వరీ ఏదైనా పేర్కొనవచ్చు కాబట్టి ELECT avg FROM account WHERE bname "DEF" మనము చెప్పే దాని నుండి సగటు బ్యాలెన్స్ను ఎంచుకోండి కాబట్టి మనము అకౌంట్ నుండి సగటు బ్యాలెన్స్ను ఎంచుకుంటామని పరిగణించండి ఇక్కడ బ్రాంచ్ నేమ్ DEF అని పరిగణించండి కాబట్టి ఇది తప్పనిసరిగా బ్రాంచ్ DEF లోని అన్ని అకౌంట్ ల సగటు బ్యాలెన్స్ని ఎంచుకుంటుంది కాబట్టి ఇది బ్యాలెన్స్పై జరుగుతున్న అగ్రిగేషన్ ఆపరేషన్ ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసినట్లుగా పూర్తి టపుల్స్ సెట్లో అగ్రిగేషన్ను వర్తింపజేయడం ఎల్లప్పుడూ ఉపయోగకరం కాదు కానీ కొన్ని టపుల్స్ గ్రూప్ లలో గ్రూపింగ్ ఎలా జరుగుతుంది SQL టూపుల్స్ ను సమూహపరచడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది ఇది తప్పనిసరిగా GROUP BY నిర్మాణాన్ని ఉపయోగిస్తుంది కాబట్టి GROUP BY ద్వారా నిర్మించబడింది ఇది GROUP BY చేద్దాం కాబట్టి మళ్లీ మనం ఈ క్రింది పని చేయవచ్చు కాబట్టి మనము ఈ విషయాన్ని అకౌంట్ లేదా మరొక క్వరీ ను వ్రాద్దాం కాబట్టి మనము ఇక్కడ ఏమి చేస్తున్నాము ఇది అర్థం చేసుకోవడం ముఖ్యం కాబట్టి మనము ఇక్కడ ఏమి చేయాలనుకుంటున్నాము అంటే మనము నిర్దిష్ట క్వరీ ను చేస్తున్నాము కానీ మనము ఒక బ్రాంచ్ నేమ్ తో group by అని చెప్తున్నాము కాబట్టి డిపాజిటర్ ఖాతా మొదలైన వాటి నుండి ఇప్పటి వరకు అవుట్పుట్ ఏమైనప్పటికీ మనము తప్పనిసరిగా అన్ని అకౌంట్ లను ఎంచుకుంటున్నాము మరియు దాని చుట్టూ ఉన్న డిపాజిటర్ సమాచారం మీద మనము bname ద్వారా గ్రూపింగ్ చేస్తున్నాము కాబట్టి దీని ఫలితంగా ఏర్పడిన టపుల్స్ అన్నీ ఎలా ఉంటాయో వాటికి ఒకే బ్రాంచ్ నేమ్ ఉందా లేదా అనేదాని ప్రకారం వివిధ రకాల విషయాలుగా గ్రూప్ చేయబడతాయి ఇప్పుడు ఈ బ్రాంచ్ నేమ్ ప్రతి ఒక్కటి ఒకే బ్రాంచ్ నేమ్ ను కలిగి ఉన్న తర్వాత మనము అగ్రిగేషన్ ఆపరేషన్ను వర్తింపజేస్తాము ఇది cname యొక్క గణన కాబట్టి ఈ క్వరీ కు సమాధానంగా ఈ క్రింది రూపంలో బ్రాంచ్ నేమ్ మరియు cname యొక్క గణన వలె కనిపిస్తుంది ప్రతి బ్రాంచ్ నేమ్స్ కోసం ఎంత మంది కస్టమర్లు ఉన్నారో మాకు లెక్క ఉంటుంది అదే విషయం ఇది మనం మాట్లాడే రిలేషనల్ ఆల్జీబ్రా గ్రూపింగ్ మరియు అగ్రిగేషన్ రిలేషనల్ ఆల్జీబ్రా వలె ఉంటుంది ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎంచుకోబడిన క్లాజ్లోని అట్ట్రిబ్యూట్స్ అగ్రిగేట్ చేయబడవు కాబట్టి ఎంచుకోబడిన క్లాజ్లో ఇది మా అట్ట్రిబ్యూట్ ఇది అగ్రిగేట్ చేయబడలేదు కాబట్టి ఇది అగ్రిగేట్ చేయడలేదు మరియు ఇది అగ్రిగేట్ చేయబడినది కాబట్టి ఇది అగ్రిగేట్ చేయబడినది కాదు అవి తప్పనిసరిగా కనిపించాలి అవి తప్పనిసరిగా సమూహపరచబడాలి కాబట్టి అవి తప్పనిసరిగా GROUP BY లో కనిపించాలి లేకపోతే దీనికి అర్థం లేదు కాబట్టి ఉదాహరణకు మనము బ్రాంచ్ నేమ్ ను ఎంచుకోలేము మరియు చూద్దాం మనము బ్రాంచ్ నేమ్ మరియు బ్రాంచ్ సిటీని ఎంచుకోలేము కాబట్టి ఈ బ్రాంచ్ సిటీ తప్పుగా ఉంది ఎందుకంటే బ్రాంచ్ సిటీని పొందడానికి మార్గం లేదు ఒకసారి మీరు బ్రాంచ్ నేమ్ ద్వారా ఎంచుకున్న తర్వాత బ్రాంచ్ సిటీకి వెళ్లడానికి మార్గం లేదు లేదా మీరు సెలెక్ట్ చేసిన తర్వాత కాబట్టి ఇందులో అర్ధం లేదు కాబట్టి సెలెక్ట్ క్లాజ్లో ఏదీ అగ్రిగేట్ చేయబడకపోతే అది తప్పనిసరిగా గ్రూప్లో ఉండాలి ద్వారా ఇది తప్పనిసరి లేకపోతే మీరు బ్రాంచ్ నేమ్ బ్రాంచ్ సిటీని ఎంచుకోండి అని చెబితే అది తప్పు కాబట్టి ఇది తప్పు మీరు దీన్ని చేయలేరు ఇది గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం కాబట్టి ఇప్పుడు GROUP BY ద్వారా ఇది గ్రూప్ అని మీరు చెప్పవచ్చు మీరు గ్రూపులకు కూడా అర్హత పొందవచ్చు మరియు మీరు గ్రూపులకు ఎలా అర్హత పొందుతారు మీరు గ్రూపులకు అర్హత పొందవచ్చు కాబట్టి నేను నిర్దిష్ట గ్రూప్ లను ఎంచుకోవాలనుకుంటున్నానని మీరు చెప్పవచ్చు క్వాలిఫైయింగ్ అనేది HAVING క్లాజ్ ద్వారా చేయబడుతుంది కాబట్టి బ్రాంచ్ నేమ్ ను ఎంచుకోండి మరియు ప్రతిదాని నుండి cname ను లెక్కించండి మొదలైనవి చెప్పడానికి బదులుగా నేను బ్రాంచ్లను ఎంచుకోవాలనుకుంటున్నాను ఇక్కడ సగటు బ్యాలెన్స్ లేదా ఏదైనా సరే సగటు బ్యాలెన్స్ కనీసం 1000 రూపాయలు లేదా అలాంటిదే కాబట్టి మీరు చేసేది ఏమిటంటే మీరు అదే క్వరీ ను group by వ్రాస్తారు మరియు చివరికి మీరు HAVING average balance greater than whatever 10000 rupees 10000 రూపాయలు లేదా అలాంటి వాటి కంటే ఎక్కువ సగటు బ్యాలెన్స్ ని జోడిస్తారు కాబట్టి ఈ నాలుగు విషయాలు హైలైట్ చేద్దాం ఈ నాలుగు విషయాలు కలిసి ఈ ఐదు విషయాలు కలిసి క్వరీ కాబట్టి SELECT bname count FROM depositor account WHERE depositor ano GROUP BY bname HAVING avg 10000 కాబట్టి మీరు ప్రతి బ్రాంచ్ పేరుతో గ్రూప్ చేయబోవడం లేదు మీరు ఆ బ్రాంచ్ పేర్ల ద్వారా మాత్రమే గ్రూప్ చేయబోతున్నారు ఇక్కడ సగటు బ్యాలెన్స్ 10000 కంటే ఎక్కువగా ఉంటుంది ఇది ఒక నిర్దిష్ట గ్రూప్ కి అర్హత సాధించినట్లే కాబట్టి ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఉపయోగకరమైన కొన్ని గ్రూపులను మాత్రమే విశ్లేషించాలనుకుంటున్నారు కాబట్టి మనము తరువాత null సమస్యను పరిశీలిస్తాము SQL లో విలువను ఈ కింది నిర్మాణం ద్వారా అది null గా ఉందో లేదో తనిఖీ చేయవచ్చు అది null అవునా లేదా null కాదా ఉదాహరణ క్వరీ కింది విధంగా ఉంది select lno from loan where amount is null కాబట్టి అంటే అది లోన్ లు ఆ మొత్తం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది అమౌంట్ లో కొంత సమస్య ఉంది అది సరిగా అప్డేట్ చేయబడలేదు ఇప్పుడు నల్ కొరకు రిలేషనల్ అల్జీబ్రాలో వలె అదే సమస్య మళ్లీ జరుగుతుంది కనుక ఇది అదే త్రీ వాల్యూడ్ లాజిక్ ను అనుసరిస్తుంది మరియు మూల్యాంకనాలు కాబట్టి నల్ మూల్యాంకనం నల్ గా అంచనా వేయడం మరియు నల్ రిటర్న్స్ తో పోల్చడం మరియు అగ్రిగేట్ ఫంక్షన్స్ ను విస్మరిస్తాయి కాబట్టి ఉదాహరణకు సగటు మొదలైనవి నల్ ను విస్మరిస్తాయి కానీ ఒకే తేడా ఏమిటంటే count నల్ ను విస్మరించదు ప్రతి ఇతర అగ్రిగేట్ ఆపరేషన్ నల్ ను విస్మరిస్తుంది కాబట్టి మనము తదుపరి SQL యొక్క చాలా ముఖ్యమైన భాగానికి వెళ్తాము దీనిని నెస్టెడ్ సబ్ క్వెరీ అంటారు